గత వీడియోలో మనం తరంగ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో చూశాము తరంగ సమీకరణం పూర్తి ప్రదేశంలో ఇచ్చినప్పుడు x విలువ ∞∞ లో ఉంది అది డి' ఆలెంబెర్ట్ పరిష్కారం అవుతుంది మరియు సెమీ ఇన్ఫినిటీ డొమైన్ లో తరంగ సమీకరణాన్ని ఇచ్చినప్పుడు x విలువ ∞ 0 లో ఉంటుంది మరియు 0 వద్ద మీరు సరిహద్దు షరతును అందించాలి కాబట్టి మీరు తరంగ సమీకరణాన్ని అనేక రకాలుగా ఇవ్వవచ్చు లేదా మీరు ఆ స్ట్రింగ్ని నిర్ణయించవచ్చు కాబట్టి ఇది స్ట్రింగ్ కు ఒక నమూనాగా ఉంటుంది ప్రాథమికంగా దాని ప్రారంభ స్థానభ్రంశం మరియు దాని వాలు ఇచ్చినప్పుడు మీరు స్ట్రింగ్ యొక్క ఒక చివర దాని సరిహద్దును అందించాలి మరియు స్ట్రింగ్ యొక్క రెండవ చివర అనంతం కాబట్టి మీరు ఎటువంటి షరతును ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక చివర దాన్ని ఫిక్స్ చేయవచ్చు లేదా దానిని స్వేచ్ఛగా వదిలి వేయవచ్చు స్వేచ్ఛగా అంటే దాని వాలు 0 అని అర్థం అంటే ux0 దానిని ఫిక్స్ చేశామంటే దాని స్థాన భ్రంశం 0 అని అర్థం అంటే u 0 కాబట్టి u 0 ని కూడా మనం కలిగి ఉంటాము సెమీ ఇన్ఫినిటీ డొమైన్ 0∞ లో ఉండి మరియు సరిహద్దు షరతు u0t 0 గా వున్న ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన తరంగ సమీకరణానికి చెందిన సమస్యలను మనం పరిష్కరిస్తామని అంటే మీరు స్ట్రింగ్ యొక్క ఒక చివరను ఫిక్స్ చేస్తారు కాబట్టి స్థానభ్రంశం 0 అవుతుంది కాబట్టి మనం వాస్తవానికి బేసి ఫంక్షన్లు గా ఉన్న అన్ని ఫంక్షన్లను ∞∞ కి పొడిగించాము తర్వాత మనం డి' ఆలెంబెర్ట్ పరిష్కారాన్ని ఉపయోగించాము అందువల్ల సరిహద్దు షరతు దానంతట అదే సంతృప్తి చెందుతుంది తర్వాత సరైన పరిష్కారం ఏమిటో మనం కనుగొన్నాము కాబట్టి ఈ uxt పరిష్కారం అని మనం చూసాము 0xct అయినప్పుడు మీ పరిష్కారం uxt విలువ 12fxct fct x12cct xxctgsds అవుతుంది మరియు xct అయినప్పుడు మీరు పరిష్కారం uxt ని 12fxctfx ct12cx ctxctgsds గా కలిగి ఉన్నారు మరియు f మరియు g లను మీరు బేసి ఫంక్షన్ లుగా విస్తరించారు అంటే fx f మరియు gx g అవుతుంది మీరు x ని 0 గా తీసుకుంటే f0 f 0 f అవుతుంది కాబట్టి 2f00 అవుతుంది దాని నుండి f00 అవుతుంది కాబట్టి xct వద్ద పరిష్కారం కావాలంటే మీరు దీన్ని చూడగలరు ఇక్కడ పరిష్కారం కంటిన్యూస్ మరియు డిఫరెన్ష్యబుల్ అవ్వాలి సరేనా ఎందుకంటే రెండు చరరాశులు x మరియు t లలో రెండవ ఆర్డర్ అయిన తరంగ సమీకరణాన్ని ఇది సంతృప్తి పరుస్తుంది ఇక్కడ f x దృష్ట్యా రెండుసార్లు డిఫరెన్ష్యబుల్ అవుతుంది మరియు g కంటిన్యూస్ గా డిఫరెన్ష్యబుల్ అవుతుంది ug కాబట్టి g ఒకసారి డిఫరెన్ష్యబుల్ అయితే సరిపోతుంది ఇక్కడ f రెండుసార్లు డిఫరెన్ష్యబుల్ అవ్వాలి x ct వద్ద మీరు u యొక్క కుడి మరియు ఎడమ వైపులను సమానం చేస్తే మీరు f 0 అని చూడవచ్చు సరేనా x ct ని u0t లో పెట్టడం వల్ల అది 12f2ct f012c02ctgsds 12f2ct f012c02ctgsds అవ్వడాన్ని మీరు సులభంగా చూడవచ్చు దాని నుండి మరియు లు కొట్టి వేయబడతాయి కాబట్టి మీకు మిగిలేది f00 అదేవిధంగా మీరు g00 అని చూపించవచ్చు సరేనా కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు g0అంటే మీరు దానిని మాత్రమే అవకలనం చేయడం కాదు uxt uxt f00 మీరు చేసింది అదే ఇప్పుడు ut ని సమానం చేయాలంటే మీరు ux లేదా ut లలో దేనినైనా తీసుకోవచ్చు ఏదైనా ఇక్కడ పని చేస్తుంది ఇది కంటిన్యూస్ అవ్వాలి ఎందుకంటే ఇది రెండుసార్లు డిఫరెన్ష్యబుల్ అవ్వాలి కాబట్టి మీరు u ని పరిష్కారం అని చెప్పాలనుకుంటే అది కంటిన్యూస్ అవ్వాలి మరియు దాని ఉత్పన్నాలు కూడా కంటిన్యూస్ అవ్వాలి కాబట్టి దీనిని లెక్కించడం ద్వారా g00 అని మీరు చూస్తారు ఎందుకంటే g కూడా బేసి ఫంక్షన్ గా పొడిగించబడింది x 0 పెడితే g00 అని మీరు చూడవచ్చు సరేనా దీనిని మీరు పరిష్కారంగా కావాలనుకుంటే దానంతట అదే సంతృప్తి పడేలాగా మీరు దీనిని సులభతరం చేయవచ్చు ఎందుకంటే మీరు u ని బేసి ఫంక్షన్ గా విస్తరించారు కాబట్టి దీని నుండి g00 మరియు f00 అవుతుంది కాబట్టి u మీకు కావాల్సిన పరిష్కారం అవుతుంది ఈ విధంగా మీరు పరిష్కారాన్ని కనుగొంటారు సరేనా ఇదేవిధంగా 0∞ లో మీరు పరిష్కారాన్ని చూస్తారు స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మీరు సరిహద్దు తో దానిని అనుసంధానించండి మరియు దానిని మీరు స్వేచ్ఛగా వదిలివేయండి అంటే ux0t0 అవుతుంది అంటే ∂u ∂x|0 t0 అవుతుంది కాబట్టి మీరు ఈ షరతును ఇస్తే xt డొమైన్ లో మీరు utt c2uxx0 ని కలిగి ఉంటారు మరియు t 0 వద్ద మీరు రెండు ప్రారంభ షరతులను కలిగి ఉంటారు మరియు ఇక్కడ మీరు ఈ సరిహద్దు షరతు ∂u∂x|0 t0 ని అందించారు కాబట్టి మీరు అలా వ్రాస్తే సరిహద్దు విలువ కలిగిన సమస్య ప్రారంభ విలువ కూడా కలిగిన సమస్య అవుతుంది ఇప్పుడు మీరు utt c2uxx0 x0 సెమీ ఇన్ఫినిటీ స్ట్రింగ్ t0 మరియు ux0f utx00 ని కలిగి ఉన్నారు x0 అయినప్పుడు ఈ fx మరియు gx లు మీ ప్రారంభ షరతులు అవుతాయి మరియు ux0t0 t0 మీ సరిహద్దు సమాచారం అవుతుంది కాబట్టి అటువంటి సరిహద్దు విలువ సమస్యను డి' ఆలెంబెర్ట్ పరిష్కారాన్ని ఉపయోగించడం ద్వారా పరిష్కరించవచ్చు మీరు డి' ఆలెంబెర్ట్ పరిష్కారాన్ని ఉపయోగించాలనుకుంటే మీరు దీనిని వాస్తవ రేఖ మొత్తానికి విస్తరించాలి కాబట్టి ఈ షరతు కారణంగా నేను uxt x0 ని uxt ∀ x∈R కి విస్తరిస్తాను ఇప్పుడు నేను దీనిని ఎలా చేయాలి కాబట్టి మీరు ఈ విస్తరించిన ఫంక్షన్ ను u1xt అనుకోండి అందువల్ల u1xtuxt x0 u xt x0 అవుతుంది నేను దీనిని సరి ఫంక్షన్ కి విస్తరించాను దీనిని సరి ఫంక్షన్ గా విస్తరిస్తే u xt uxt x0 అవుతుంది ఈ విధంగా ఇది నిర్వచించబడుతుంది అదేవిధంగా x0 కి మీరు u xt ని వ్రాయండి u విలువ పాజిటివ్ సైడ్ తెలిసినప్పుడు ఈ విధంగా నేను x యొక్క అన్ని విలువలకు ఒక కొత్త ఫంక్షన్ ని నిర్వచించాను ఇలా చేయడం వల్ల మీరు ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలని స్పష్టంగా చూడవచ్చు సరేనా కాబట్టి దీనిని మీరు పరిష్కారం గా కావాలనుకుంటున్నారు కాబట్టి ఇది సమీకరణం యొక్క పరిష్కారం అయితే ఇది రెండు సార్లు డిఫరెన్ష్యబుల్ మరియు కంటిన్యూస్ అవ్వాలి మీరు కంటిన్యుటీ ని ఉపయోగిస్తే uxxt|x0 uxxt|x0యొక్క అవకలనం ఎంతో మీరు చూడవచ్చు మరియు x 0 వద్ద ఇది కంటిన్యూస్ అవ్వాలి అంటే ux0t ux0t అవ్వాలి అంటే ux0t0 అవ్వాలి కాబట్టి ఈ విధంగా మీరు x 0 వద్ద దీనిని కంటిన్యూస్ అయ్యే సరి ఫంక్షన్ గా విస్తరించినట్లయితే సరిహద్దు షరతు దానంతట అదే సంతృప్తి చెందుతుందని మీరు చూడవచ్చు సరేనా uxt మరియు u xt లు తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తాయి మరియు u xt కూడా తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది ఎందుకంటే మీరు రెండుసార్లు అవకలనం చేయాలి కాబట్టి u xt కూడా తరంగ సమీకరణాన్ని మరియు ప్రారంభ షరతును కూడా సంతృప్తి పరుస్తుంది t 0 వద్ద ఇది అవే ప్రారంభ షరతులను సంతృప్తి పరుస్తుంది తర్వాత ∀x∈R కు u1tt c2u1xx0 ను u సంతృప్తి పరుస్తుంది తర్వాత ఇది తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది ఆపై ప్రారంభ షరతులు కూడా సంతృప్తి చెందుతాయి కాబట్టి మీరు u1x0ux0fx x0 u x0f x x0 f1 అని చూడవచ్చు కాబట్టి f1 fx ను నెగిటివ్ వైపుకు పొడిగించిన సరి ఫంక్షన్ అవుతుంది fx ని మీరు సరి ఫంక్షన్ గా పొడిగించినట్లయితే fx00 అంటే dfdx|t00 అవుతుంది సరేనా కాబట్టి f1 fx ను పూర్తి వాస్తవ రేఖకు పొడిగించిన ఫంక్షన్ అవుతుంది అదే విధంగా మీరు ఇంకొక ప్రారంభ షరతు u1tx0 ను కలిగి ఉన్నారు దీనిని మీరు t కి సంబంధించి అవకలనం చేస్తే u1tx0utx0gx x0 ut x0g x x0 g1 అవుతుంది కాబట్టి u1∂t|t0g1x అవుతుంది g1 మొత్తం వాస్తవరేఖ మీద g యొక్క విస్తరించిన ఫంక్షన్ అవుతుంది కాబట్టి మీరు స్పేషియల్ డొమైన్ లో సంతృప్తి పడే పూర్తి వాస్తవరేఖ మీద నిర్వచించబడిన u1 ని కలిగి ఉన్నారు ఇది తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది మీరు ప్రారంభ సమాచారాన్ని కలిగి ఉన్నారు మరియు సరిహద్దు షరతు దానంతట అదే సంతృప్తి చెందుతుంది సరేనా f మరియు g లు సరి ఫంక్షన్లు గా విస్తరించబడ్డాయి కాబట్టి ఇవి కూడా వాటంతటవే సంతృప్తి చెందుతాయి gx00 కూడా సంతృప్తి చెందుతుంది కాబట్టి సెమీ ఇన్ఫినిటీ డొమైన్ లో మీకు సమస్యను ఇచ్చినప్పుడు ఈ f మరియు g ల యొక్క ప్రారంభ సమాచారం తప్పనిసరిగా ఈ షరతులను సంతృప్తి పరచాలి వాస్తవానికి ఆ షరతులకు లోబడి మీరు పరిష్కారాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా లెక్కించడం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు పూర్తి వాస్తవరేఖను మరియు ప్రారంభ సమాచారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి u1xt డి' ఆలెంబెర్ట్ పరిష్కారం అంటే u1xt12f1xctf1x ct12cx ctxctg1sds ∀ x∈R అవుతుంది కాబట్టి ఇది డి' ఆలెంబెర్ట్ పరిష్కారం అవుతుంది కాబట్టి నా uxt ఏమిటి ఇది ప్రతి x0 కు నిర్వచించబడుతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే 0xct కు f1xct పాజిటివ్ అవుతుంది మరియు f1x ct నెగిటివ్ అవుతుంది కాబట్టి ఈ f1 నెగిటివ్ అయితే మీరు f ను తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో మీరు f1ct x ని వ్రాయాలి అప్పుడు 12c0xctg1sds0 మాత్రమే ఉంటుంది 12cx ct0g1sds ను g1 నెగిటివ్ అయినప్పుడు 12cx ct0g sds గా వ్రాయాలి అంటే g1sg s s0 మరియు g1sgs s0 అవుతుంది కాబట్టి xct అయినప్పుడు ఏమి జరుగుతుంది ఈ సందర్భంలో ఈ f1xct పాజిటివ్ అవుతుంది మరియు ఈ f1x ct కూడా పాజిటివ్ అవుతుంది సరేనా ఎందుకంటే s విలువ ఎప్పుడూ పాజిటివ్ అవుతుంది మరియు దాని విలువ x ct నుండి xct వరకు ఉంటుంది కాబట్టి g1sg అవుతుంది uxt12fxctfct x12cx ct0g sds0xctgsds 0xct 12fxctfx ct12cx ctxctgsds x ct అవుతుంది కాబట్టి వాస్తవానికి మీరు దీనిని తిరిగి వ్రాస్తే ఇది x ct0g sds అవుతుంది దీనిని మీరు 0x ctg sds గా లెక్కించవచ్చు మరియు ఇప్పుడు మీరు ss1 గా పెడితే dsds1 అవుతుంది మరియు ఇది 0ct xgs1ds1 అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు x ct0g sds ని 0ct xgsds తో భర్తీ చేస్తారు ఇక్కడ s1 నామమాత్రపు చరరాశి అవుతుంది కాబట్టి s తో మనం భర్తీ చేయవచ్చు ఇది 0xct కి పనిచేస్తుంది xct అయినప్పుడు మార్చడానికి ఏమీ లేదు కాబట్టి మీరు uxt12fxctfct x12cct xxctgsds 0xct 12fxctfx ct12cx ctxct gsds xct ని కలిగి ఉన్నారు fx00 అవుతుంది మరియు gx కూడా ఈ రెండు షరతులను సంతృప్తి పరుస్తుంది ఇప్పుడు మీరు u యొక్క రెండు వైపులా సమానం చేయడం ద్వారా uxt uxt అవుతుంది దీని ద్వారా మీరు మొదటి షరతుగా fx00 ని తీసుకుంటారు కానీ దీన్ని మీరు అవధులు utxt ని తీసుకొని చేస్తే ఈ అవధులు మరియు దీని యొక్క ఉత్పన్నాలు కూడా కంటిన్యూస్ అవ్వాలి ut ut నాకు gx00 అనే ఈ షరతును ఇస్తుంది దీనిని చూస్తే మీరు ఏమి చేయాల్సిన అవసరంలేదు ఎందుకంటే మనం దానిని ఆ విధంగానే చూసాము సరేనా మనం దీనిని సరి ఫంక్షన్ గా విస్తరించడం వల్ల ఇవి వాటంతట అవే సంతృప్తి చెందుతాయి అంటే ఇప్పుడు మీరు వాస్తవానికి ut కంటిన్యూస్ అని సులభంగా ధ్రువీకరించవచ్చు సరేనా అంటే ఇవి వాస్తవానికి సంతృప్తి చెందాయి కాబట్టి ఈ విధంగా మీరు విస్తరించవచ్చు కాబట్టి fx00 మరియు gx00 అవుతుంది ఇవి మనకు ఇప్పటికే తెలుసు ఈ అవధులు కంటిన్యూస్ అని మీరు చూడవచ్చు లేదా ఇంకొక విధంగా లేదా వ్యతిరేకంగా చెప్పాలంటే దీనిని మీరు పరిష్కారంగా కావాలనుకుంటే ఇది సంతృప్తి చెందాలి అది ఇప్పటికే సంతృప్తి చెందినది సరేనా ఈ విధంగా మనం ఈ ఈ ఫంక్షన్ లను సరి ఫంక్షన్ లుగా పొడిగించాము కాబట్టి మీకు సెమీ ఇన్ఫినిటీ లైన్ మీద సెమీ ఇన్ఫినిటీ వేవ్ ఈక్వేషన్ ఇచ్చినట్లయితే ప్రాథమిక సమాచారం గా ఇచ్చిన f మరియు g లు ఈ ఆవశ్యక నియమాలైన ∂f∂x0 మరియు ∂g∂x0 లను సంతృప్తి పరచాలి కాబట్టి అటువంటి ప్రారంభ సమాచారం కలిగిన సమస్యలకు మాత్రమే మనం ఇటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలము సరేనా ఇప్పటి వరకు మనం సెమీ ఇన్ఫినిటీ రేఖపై తరంగ సమీకరణాన్ని చూపించాము ఇది మీ x మరియు ఇది మీ t మరియు డొమైన్ 0 నుండి ∞ వరకు ఇవ్వబడింది కాబట్టి సరిహద్దు మీద మీరు u0t0 లేదా ux0t0 ని అందించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి సందర్భంలోనూ డి' ఆలెంబెర్ట్ పరిష్కారం నుంచి ఈ తరంగ సమీకరణం యొక్క పరిష్కారాన్ని ఎలా పొందాలో మనం చూశాము ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే మీరు తరంగ సమీకరణాన్ని పరిష్కరిస్తున్నప్పుడు మీకు సాధారణ పరిష్కారం c1xct మరియు c2 xct0 x0t0 అని మీకు తెలుసు కానీ x పాజిటివ్ గా నిర్ణయించబడి t విలువ పెద్దదిగా తీసుకుంటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు x ct విలువ నెగెటివ్ కావచ్చు మీరు c2 ని నెగెటివ్ యాక్సిస్ పై నిర్వచించబడాలని కోరుకుంటున్నారు కాబట్టి నెగెటివ్ వైపున కూడా మీరు ఆ ఫంక్షన్ యొక్క విలువలను తీసుకోవాలి కాబట్టి ఇది మరొక విధానం వాస్తవానికి సరిహద్దు షరతును వర్తింప చేయడం ద్వారా మనం నేరుగా దీనిని చేయగలము సరేనా సరిహద్దు షరతును వర్తింపజేయడం ద్వారా మీరు c2 విలువను నిర్ణయించవచ్చు సరేనా కాబట్టి వాస్తవానికి ఈ విధానం మరింత సాధారణమైనది మరియు దీనిని మనం తర్వాత చూస్తాము కాబట్టి మనం పూర్తి డొమైన్ లో లేదా సెమీ ఇన్ఫినిటీ డొమైన్ లో తరంగ సమీకరణానికి ఈ సరిహద్దు విలువలు కలిగిన సమస్యలను కలిగి ఉన్నాము మరియు మనం ఒక పరిష్కారాన్ని అందించాము సరేనా మరియు ఈ సమీకరణానికి వచ్చిన ఈ పరిష్కారమొక్కటే దీనికి పరిష్కారం అవుతుందో కాదో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ సాధారణంగా శక్తికి సంబంధించిన విధానం ఉందని మనం చూపించవచ్చు దీని ద్వారా ఈ ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్యలు ఒకటే పరిష్కారాన్ని కలిగి ఉంటాయని మనం చూపగలము అంటే మీరు ఈ సమీకరణానికి రెండు వేర్వేరు పరిష్కారాలు ఉంటాయని భావించినప్పుడు మీరు ఆ రెండు పరిష్కారాలను తీసుకుంటారు తర్వాత మీరు ఆ రెండింటి వ్యత్యాసాన్ని తీసుకుంటారు మరియు ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా మీరు ఈ వ్యత్యాసాన్ని 0 అని చూపిస్తారు అంటే రెండు పరిష్కారాలు సమానం అవ్వాలి కాబట్టి ఈ విధానాన్ని ఉపయోగించి ఈ సమీకరణం ఒకే పరిష్కారాన్ని కలిగి ఉంటుందని చూపిస్తాము సరేనా కాబట్టి ఇప్పుడు మనం ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్యలకు ఒకటే పరిష్కారం ఉంటుందని ఈ ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ఎలా చూపవచ్చో చూద్దాం కాబట్టి దీనిని ప్రారంభించడానికి మనం ఈ తరంగ సమీకరణం utt c2uxx0 x∈R ను తీసుకుంటాము సరేనా ఇప్పుడు మొదట మీరు డొమైన్ ను అంటే స్పేషియల్ డొమైన్ ను పూర్తి డొమైన్ గా తీసుకుంటారు ఇది ఏ డొమైన్ కైనా సరే పని చేస్తుంది ఇది మీ తరంగ సమీకరణం కాబట్టి గతి శక్తి అంటే ఏమిటి స్ట్రింగ్ ని అనంతమైన స్ట్రింగ్ కి జతచేసినప్పుడు ఇది సమీకరణాన్ని నియంత్రించే నమూనా గా ఉంటుందని మీకు తెలుసు మీరు స్ట్రింగ్ యొక్క కంపనాన్ని చూడాలనుకుంటే అది ఈ సమీకరణం ద్వారా నిర్వచించబడుతుంది కాబట్టి uxt స్దానభ్రంశానికి చెందిన గతి శక్తి అవుతుంది మరియు గతి శక్తి K కాబట్టి మీకు స్ట్రింగ్ ఉందని అనుకోండి మరియు దాని సాంద్రత ఒక స్థిరాంకం అనుకోండి కాబట్టి m అవుతుంది మరియు v ∂u∂t అవుతుంది కాబట్టి K తర్వాత ఈ ∞12∂u∂t2dx ని మొత్తం స్పేషియల్ డొమైన్ లో సమాకలనం చేయండి అంటే మీరు గతి శక్తి ని మొత్తం డొమైన్ లో కనుగొంటారు సరేనా మీరు స్ట్రింగ్ ని ∞ నుండి ∞ వరకు కలిగి ఉన్నారు కాబట్టి 12 ∞ut2dx ని మీరు కలిగి ఉంటారు ఇక్కడ ut2 మీ గతి శక్తి అవుతుంది సరేనా కాబట్టి ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ గతి శక్తిని ఇది కన్సర్వ్ చేస్తుందో లేదో మీరు పరిశీలన చేయాలనుకుంటున్నారు అంటే గతి శక్తి యొక్క ఉత్పన్నం 0 అవుతుందో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది మాత్రమే గతిశక్తి అవుతుందా అని మీరు చూడాలనుకుంటున్నారు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ గా పిలవబడే ఎనర్జీ ఉంటుందని మీకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ ల మొత్తం స్థిరాంకం అవుతుందని మనకు తెలుసు అది మొత్తం శక్తి అవుతుంది మరియు దానిని మనం కన్సర్వ్ చేయాలి ఇప్పుడు t కి సంబంధించిన ఉత్పన్నం తీసుకుంటే ఏం జరుగుతుందో చూడాలి ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని ఎలా కనుగొనాలో నాకు తెలియదు న్యూటన్ లాNewton's law ద్వారా మనకు తెలిసిన పొటెన్షియల్ ఎనర్జీ P ఇక్కడ h విలువ ఎలా కనుగొనాలో నాకు తెలియదు సరేనా Emgh కి సమానమైన ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని నిర్వచిద్దాం కాబట్టి మనం దీనిని ఎలా చేయాలి ఈ ఉత్పన్నం dK Edt ని కనుక్కుందాం దాని విలువ dK Edt2ddt ∞ut2dx అవుతుంది సరేనా కాబట్టి ఈ ఉత్పన్నాన్ని మీరు లోపల తీసుకుంటే మీరు dK uttdx ని పొందుతారు సరేనా కాబట్టి C అంటే ఏమిటి cT అని మనకు ఇప్పటికే తెలుసు T అనేది స్ట్రింగ్ యొక్క టెన్షన్ యొక్క పరిమాణం అని చూశాము సరేనా uttc2uxx అనే సమీకరణం నుండి utt విలువను మీరు dK Edt లో ప్రతిక్షేపించడం వల్ల dK uxxdx అవుతుంది మొత్తం శక్తి స్థిరాంకం కాబట్టి ddtTotal Energy0 అని నాకు తెలుసు కాబట్టి మీరు ఉత్పన్నాన్ని తీసుకున్నప్పుడు అది అన్ని సమయాలలో ఒకేలా ఉండాలి అంటే వాటి ఉత్పన్నం 0 అవ్వాలి కాబట్టి మొత్తం శక్తి K E అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది Edt విలువ ఎంతో మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి దీనిని మనం dK Edt dP Edt గా వ్రాయవచ్చు ఈ విధంగా మీరు వ్రాస్తే ఈ ఉత్పన్నం లోపల ఏదైనా సరే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది దీనిని మీరు mgh గా నిర్వచించవచ్చు కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూస్తారు కాబట్టి దీనిని మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ను ఉపయోగిస్తారు మీరు అలా చేస్తే dK uxtdx అవుతుంది కాబట్టి ఇన్ఫినిటీ వద్ద మీకు ఏదైనా స్ట్రింగ్ ఉంది అంటే అనంతమైన దూరంలో స్ట్రింగ్ ని కలిగి ఉంటారు కాబట్టి ఇన్ఫినిటీ వద్ద అవి 0 గా ఉండాలి మరియు స్దానభ్రంశం కూడా 0 గా ఉండాలి లేదా వాలు 0 అవ్వాలి లేదా ఇన్ఫినిటీ వద్ద వెలాసిటీ 0 అవ్వాలి కాబట్టి విలువ 0 అవ్వాలి మీరు T ∞ux నేను ఉత్పన్నాన్ని కనుగొనాలనుకున్నప్పుడు ux uxt ని నేను ఎలా వ్రాయాలి మీరు దీనిని ddtT2 ∞ux2dx గా వ్రాయగలరు ఈ విధంగా వ్రాస్తే ఇక్కడ సగం ఉంది కాబట్టి ఈ ఉత్పన్నాన్ని మీరు లోపల తీసుకుంటే మీరు T ∞ux uxtdx ని పొందుతారు దీనినే మీరు కలిగి ఉన్నారు సరేనా కాబట్టి ఇది దీనికి సమానం అవుతుంది ఇప్పుడు దీని నుండి dK Edt0 అవుతుంది కాబట్టి ddtTotal Energy0 అవుతుంది దీని నుండి నేను నా పొటెన్షియల్ ఎనర్జీ ని నిర్వచించగలను కాబట్టి మీరు పొటెన్షియల్ఎనర్జీ ని చెప్పగలరు స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ప్రాథమికంగా P ET2 ∞ux2dx అవుతుంది కాబట్టి మీరు ఈ పొటెన్షియల్ ఎనర్జీ ని ఈ విధంగా పొందవచ్చు కాబట్టి మీరు మొత్తం శక్తి T E2 ∞ut2dxT2 ∞ux2dx అని చెప్పవచ్చు మీరు మొత్తం శక్తిగా చెప్పగలిగిన మొత్తం శక్తి ఇదే మీరు మొత్తం శక్తి 0 అని చూస్తారు దీనిని మీరు ఎలా కనుగొంటారు ఇన్ఫినిటీ పొడవు కలిగిన మీ స్ట్రింగ్ ∞∞ డొమైన్ లో తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరిస్తే ఆ స్ట్రింగ్ యొక్క మొత్తం శక్తి ఈ సంరక్షించబడిన శక్తి అవుతుంది మరియు దాని యొక్క t కి సంబంధించిన అవకలనం 0 అవుతుంది సరేనా ఇదే మనం కనుగొన్నది కాబట్టి ఇప్పుడు మనం ఈ సమస్యను తీసుకుందాం కాబట్టి utt c2uxx0 x∈R మీ సమస్య అవుతుంది మరియు ux0f utx 0 g మీ ప్రారంభ సమాచారం అవుతుంది కాబట్టి మీరు ప్రారంభ సమాచారంగా f మరియు g ను కలిగి ఉన్నారు కాబట్టి పూర్తి వాస్తవ రేఖ మీద మీరు ప్రారంభ సమాచారం కలిగిన సమస్యను కలిగి ఉన్నారు కాబట్టి ఈ సమస్య కోసం మీరు డి' ఆలెంబెర్ట్ పరిష్కారాన్ని ఇచ్చారు ఇప్పుడు మీరు దీన్ని పరిష్కారం అనుకోండి ఇదొక్కటే పరిష్కారం అని మీకు తెలియదు కాబట్టి మీకు ఒక పరిష్కారం ఉంది మరియు అది డి' ఆలెంబెర్ట్ పరిష్కారం ఇప్పుడు మీరు ఈ సమస్యకు ఇదొక్కటే పరిష్కారమా అని తెలుసుకోవాలనుకుంటున్నారు సరేనా ఇక్కడ సరిహద్దు లేదు మరియు ఇక్కడ మొత్తం సరిహద్దు ఉంది మరియు ఇది t కాబట్టి ఇది ప్రారంభ సమాచారం కలిగిన సమస్య అవుతుంది కాబట్టి ఇది t అవుతుంది ఇప్పుడు x axis ఉంది మరియు ఇది మీ t axis అవుతుంది సరేనా మీరు ఎక్కడైతే ప్రాథమిక సమాచారం t 0 ని అందించారో అక్కడ ఇది మాత్రమే సరిహద్దు అవుతుంది కాబట్టి మీరు దీని కోసం మీకు ప్రత్యేక పరిష్కారం ఉందా లేదా అనే దానిని మీరు ప్రత్యేకంగా పరిశీలన చేయాలనుకుంటున్నారు u1xt మరియు u2xt రెండు పరిష్కారాలు అనుకోండి వాటిని మీరు పరిష్కారాలు అని అనుకోవడం వల్ల అవి వీటిని సంతృప్తి పరుస్తాయి సరేనా కాబట్టి u1 మరియు u2 లు తరంగ సమీకరణాన్ని సంతృప్తిపరచడాన్ని మీరు చూడవచ్చు సరేనా wu1 u2 అనుకోండి ఇది కూడా తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది సరేనా స్పష్టంగా వాటి వ్యత్యాసం కూడా తరంగ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది ఎందుకంటే ఇది సరళ సమీకరణం మరియు u1 u2 లు ప్రారంభ సమాచారాన్ని సంతృప్తి పరుస్తాయి మరియు w కూడా ప్రారంభ సమాచారాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి wx00 wu1x0 u2x0 u1x0f u2x0f అవుతుంది ఎందుకంటే u1 u2లు ప్రారంభ విలువలు కలిగిన సమస్యకు పరిష్కారాలు అవుతాయి మరియు wx00 wtx00 అవుతుంది u1tx0g u2tx0g అవుతుంది కాబట్టి వాటి వ్యత్యాసం wtx0u1tx0 u2tx0gx gx0 అవుతుంది కాబట్టి వాస్తవానికి ఈ విధంగా w తరంగ సమీకరణాన్ని ఈ ప్రారంభ సమాచారంతో సంతృప్తి పరుస్తుంది సరేనా ఇప్పుడు నేను నా ఎనర్జీ ఫంక్షన్ E ను తీసుకుంటున్నాను దీనిని Ewt2 ∞wtxt2dxT2 ∞wxxt2dx గా నిర్వచిస్తాను ఇదే మొత్తం శక్తి వాస్తవానికి మనం కలిగి ఉన్న దానిని నేను ఈ విధంగా నిర్వచించాను ఈ విధంగా దీనిని మనం చూస్తాము ఇప్పుడు మీరు Ew0 0 అని పెడితే wtx00 అవుతుంది కాబట్టి దీని నుండి wxx00 అవుతుంది అంటే Ew00 అవుతుంది మీరు దీన్ని మీ ఎనర్జీ ఫంక్షన్ గా నిర్వచించినట్లయితే ప్రాథమికంగా మొత్తం శక్తి 0 అవుతుంది దీని యొక్క శక్తి మొత్తం సంరక్షించబడినందున Ewt0 ∀ t అవుతుంది అంటే Ewt0 అంటే ఏమిటో మీరు చూడగలరు అంటే కుడి చేతి వైపున ఉన్న మొత్తం 0 అవుతుంది అంటే 2 ∞wtxt2dxT2 ∞wxxt2dx విలువ 0 అవుతుంది ఇది పాజిటివ్ ఇంటిగ్రాండ్ కలిగిన ఇంటిగ్రల్ కాబట్టి ఇది 0 అయితే ఇంటిగ్రాండ్ 0 అవుతుంది సరేనా ఇది 0 కాబట్టి ఇది ప్రతి పాయింట్ దగ్గర 0 గా ఉండాలి కాబట్టి ఈ wtxt విలువ విడిగా 0 అవుతుంది మరియు wxxt విలువ కూడా విడిగా 0 అవుతుంది ఇది వాస్తవానికి wxtwtxt wxxt0 అవుతుంది ఇది ప్రతి x మరియు t విలువకి 0 అయితే w స్థిరాంకం అవుతుంది అంటే w00 అవుతుంది w స్థిరాంకం అవ్వాలి కాబట్టి ప్రాథమికంగా wxt స్థిరాంకం అవ్వాలి అంటే wxt స్థిరాంకం అవుతుంది కానీ wx00 అని మనకు తెలుసు ఎందుకు wx00 ప్రారంభ షరతు అవుతుంది దాని నుండి x మరియు t ల యొక్క అన్ని విలువలకు wxt0 అవుతుంది కాబట్టి w అంటే ఏమిటి u1xt u2xt0 నుండి u1xtu2xt ∀xt వస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటి మీ ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్యకు రెండు పరిష్కారాలు ఉంటాయని అనుకుంటే అవి ఏమైనా సరే అని రెండు సమానం కావాలి దీన్ని నేను ఎలా చేశాను దీనిని నేను ఈ ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా చేశాను కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 12mv2 అని మీకు తెలుసు నేను దీనిని సులభంగా వ్రాయగలను కాబట్టే దీన్ని నేను తీసుకున్నాను కాబట్టి దీనిని నేను స్ట్రింగ్ యొక్క స్దానభ్రంశం మరియు స్ట్రింగ్ యొక్క వెలాసిటీ పదాలలో అందంగా వ్రాయగలను సరేనా మీరు దాని గతిశక్తి ని కూడా వ్రాయగలరు కానీ పొటెన్షియల్ ఎనర్జీని మాత్రం వ్రాయలేరు దానికి బదులుగా శక్తి కన్సర్వ్ అయిందని నేను తెలుసుకోగలిగాను కాబట్టి నేను దానిని ఈ రూపంలో ఉంచగలిగితే నా పొటెన్షియల్ ఎనర్జీ ఏమిటో గుర్తించగలం కాబట్టి ఈ విధంగా నేను నా పొటెన్షియల్ ఎనర్జీని గుర్తించాను దాని నుండి ఇక్కడ ఉన్న మొత్తం శక్తి వస్తుంది కాబట్టి ఈ టోటల్ ఎనర్జీ ఫంక్షన్ ద్వారా మీరు రెండు వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయని భావిస్తే మరియు అవి ఇచ్చిన సమస్యను ప్రారంభ సమాచారంతో సంతృప్తి పరుస్తాయనుకుంటే ఈ ప్రారంభ సమాచారంతో మీరు ఎనర్జీ ఫంక్షన్ w ని నిర్వచించారు సరేనా u కి బదులుగా ఈ సమస్యను మీరు ఈ పదాలలో వ్రాస్తారు ఈ సమస్యకు శక్తి ఏమిటి wt మరియు wx2 పదాలలో శక్తి ఎంత కాబట్టి దీనిని మీరు చేస్తే ప్రాథమికంగా ప్రారంభ సమాచారం కారణంగా శక్తి 0 అని మీకు తెలుసు దాని నుండి శక్తి కన్సర్వ్ అయిందని తెలుస్తుంది దాని నుండి అన్ని సమయాలలో ఇది 0 అని తెలుస్తోంది దాని నుండి మీరు ఈ Ewt0 అని వ్రాస్తే అంటే wt wx0 అయితే w0 అవుతుంది అంటే w స్థిరాంకం అవుతుంది కానీ ప్రారంభ సమాచారం wx00 నుండి t యొక్క అన్ని విలువలకు wxt0 అవుతుంది కాబట్టి ఇది స్థిరాంకం అయితే ఆ స్థిరాంకం విలువ 0 అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇది 0 అని నేను కనుగొన్నాను దీని నుండి మీరు ప్రారంభ విలువలు కలిగిన సమస్యకు పరిష్కారం ఒక్కటే అని కనుగొంటారు మీరు ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్యను సెమీ ఇన్ఫినిటీ డొమైన్ లోని x 0 వద్ద సరిహద్దు వున్న సమస్యతో భర్తీ చేసినా కూడా ఇదే రుజువు పనిచేస్తుంది లేదా ప్రారంభ సమాచారం యొక్క మరియు సరిహద్దు సమాచారం ఉన్న x డొమైన్ లో మీరు ఈ ఎనర్జీ ఆర్గ్యుమెంట్ వర్తింప చేయవచ్చు మరియు ఈ పరిష్కారం ఒకటే అని చూపించవచ్చు సరేనా ఇది దీన్ని పునరావృతం చేయనివ్వదు కానీ మీరు ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్యను ఏదైనా ఇతర సమస్యతో భర్తీ చేయవచ్చు అంటే మీరు ఈ తరంగ సమీకరణాన్ని తీసుకొని ఈ x డొమైన్ ను 0 నుండి ∞ కి మార్చాలి మరియు మీరు సరిహద్దు షరతును అందించాలి కాబట్టి ఆ మొత్తానికి మీరు ఒకే వాదనను ఏర్పరచుకుంటారు ప్రత్యేకతను చూపించే ప్రూఫ్ లో మీరు u1 మరియు u2 లు ఇచ్చిన సమస్యను సంతృప్తి పరుస్తాయని చూపించవచ్చు మరియు మీరు ఈ ఎనర్జీ వాదనని నిర్వచించండి చివరగా మీరు x మరియు t యొక్క అన్ని విలువలకు w 0 అని చూపించండి ఇది u1 మరియు u2 లు రెండు వేర్వేరు పరిష్కారాలు కావని చూపిస్తుంది కాబట్టి దాని నుండి వాస్తవ రేఖ మొత్తం మీద తరంగ సమీకరణం యొక్క ప్రారంభ విలువ కలిగిన సమస్య యొక్క పరిష్కారం డి' ఆలెంబెర్ట్ పరిష్కారం అని సూచిస్తుంది ఇదే విధంగా మీరు సెమీ ఇన్ఫినిటీ స్ట్రింగ్ సమీకరణం కోసం కూడా చేయవచ్చు ఇక్కడ ఈ సమీకరణం సరిహద్దు సమాచారం కలిగి 0 నుండి ∞ వరకు వున్న తరంగ సమీకరణం అవుతుంది మీరు ఇప్పటివరకు రెండు సరిహద్దుల సమాచారంతో ఇచ్చిన స్ట్రింగ్ x 0 వద్ద స్దానభ్రంశం తో స్థిరంగా ఉంటుంది లేదా దాని వాలు 0 అవుతుంది అంటే స్ట్రింగ్ యొక్క ఒక చివర స్వేచ్ఛగా ఉంటుంది ఈ రెండు సమస్యలు కూడా ఒక్కొక్క పరిష్కారాన్ని మాత్రమే కలిగి ఉంటాయి అదే వాదన ద్వారా మీరు చూపించవచ్చు దాని నుండి మీరు ఇచ్చిన పరిష్కారం మాత్రమే సరైన పరిష్కారం అవుతుంది సరేనా మరియు f g లు షరతులను సంతృప్తి పరుస్తాయి సరిహద్దు షరతు ఆధారంగా u0t0 అయితే అంటే ఇది మీ సరిహద్దు సమాచారం అయితే దీనిని మీరు బేసి ఫంక్షన్ గా పొడిగించవచ్చు కాబట్టి f మరియు g లు f00 మరియు g00 ని సంతృప్తి పరచాలి కాబట్టి అటువంటి ప్రారంభ సమాచారానికి మీరు పరిష్కారాన్ని కలిగి ఉన్నారు సరేనా అదేవిధంగా మిగతా సెమీ ఇన్ఫినిటీ స్ట్రింగ్ కి సరిహద్దు సమాచారం గా ux0t0 ని ఇచ్చినట్లయితే అప్పుడు f మరియు g లు ప్రారంభ సమాచారంతో ∂f∂x|x00 మరియు ∂g∂x|x00 అవుతాయి మరియు ఇవి ప్రారంభ సమాచారంతో f మరియు g లలో ఆవశ్యక నియమాలు అవుతాయి మీరు ప్రారంభ సమాచారం మరియు సరిహద్దు సమాచారం తో తరంగ సమీకరణానికి పరిష్కారాన్ని కలిగి ఉన్నారు సరేనా సెమీ ఇన్ఫినిటీ స్ట్రింగ్ కు కేవలం రెండు రకాల సరిహద్దులు మాత్రమే ఇవ్వ బడ్డాయి అంటే x 0 వద్ద మీరు u 0 మరియు ux0 ని అందించాల్సి ఉంటుంది ఈ బిందువు వద్ద మీరు ప్రారంభ సమాచారాన్ని మరియు t 0 వద్ద మాత్రమే మీరు సరిహద్దును కలిగి ఉంటారు ఈ రెండు లేదా ఇది లేదా దీనిని ఇచ్చినప్పుడు మీరు వాస్తవానికి వాటి కలయికను కూడా తీసుకోవచ్చు అంటే uux k0 ని కూడా తీసుకోవచ్చు లేదా మీరు ఇతర రకాలుగా కూడా ఇవ్వవచ్చు మీరు వాస్తవానికి u0tp ని ఇవ్వాలి ∀t కి మీరు uxk x 0 వద్ద మీరు స్టిఫ్నెస్ k వున్న స్ట్రింగ్ కు అనుసంధానించవచ్చు దానివల్ల వాస్తవానికి ఈ వాలు ఈ స్థిరాంకం లో స్దాన భ్రంశంకు అనులోమానుపాతంలో ఉంటుంది సరేనా మీరు x 0 వద్ద స్టిఫ్నెస్ k వున్న స్ట్రింగ్ తో అనుసంధానిస్తే ఇది స్ట్రింగ్ కోసం షరతు అవుతుంది ఈ విధంగా మీరు ఈ స్దానభ్రంశం అన్ని సమయాలలో మారుతూ ఉండే విధంగా అనుసంధానించవచ్చు సరేనా ఇది p కావచ్చు మరియు ఇది అన్ని సమయాలలో మారుతూ ఉండవచ్చు లేదా p ఆసిలేటరీ ఫంక్షన్ కావచ్చు సరేనా మీరు ఈ రెండు సరిహద్దు షరతులను అందించినట్లయితే మీరు దీనిని బేసి లేదా సరి ఫంక్షన్ లుగా ఎంత చక్కగా పొడిగించవచ్చో మీరు చూశారు మరియు దీని పరిష్కారాన్ని డి' ఆలెంబెర్ట్ పరిష్కారం నుండి పొందవచ్చు మీరు ఈ విధంగా చేస్తే ఏమి జరుగుతుంది మీకు ఈ సరిహద్దు సమాచారాన్ని ఇస్తే అది పనిచేయకపోవచ్చు కాబట్టి సాధారణ విధానం ఏమిటంటే తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని నేరుగా కనుగొనడం దానిని మనం తర్వాత వీడియో లో చూద్దాం సరేనా కొన్ని రిమార్కు లతో నేను ఈ సెమీ ఇన్ఫినిటీ తరంగ సమీకరణానికి చెందిన సమస్యలను మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను సరేనా ఈ సరిహద్దు విలువలు కలిగిన సమస్యల కోసం మనం ఇప్పటి వరకు చేసినదంతా ఆ విధానం ద్వారా కూడా చేయవచ్చు మరియు ఈ రెండు సాధారణ సరిహద్దు షరతులు కూడా అదే విధంగా పనిచేయవచ్చు సరేనా సెమీ ఇన్ఫినిటీ సరిహద్దు విలువలు కలిగిన సమస్యల కోసం నేను చేసిన ప్రతి దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను సరేనా సెమీ ఇన్ఫినిటీ లైన్ లో 0 నుండి ∞ వరకు వున్న ప్రారంభ మరియు సరిహద్దు సమాచారం కలిగిన తరంగ సమీకరణం కి చెందిన సమస్యలను నేను మరింత సాధారణ విధానంలో మళ్లీ చేయడానికి ప్రయత్నిస్తాను సరేనా దానిని నేను తదుపరి వీడియోలో చూపిస్తాను మరియు తర్వాత మనం స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతాన్ని ఉపయోగించుకునే పరిమిత స్ట్రింగ్ కి సంబంధించిన సమస్యలను చూద్దాం కాబట్టి ఇవి తరువాత వీడియోలలో చూడబడతాయి ధన్యవాదాలు